మరలా మనం DC సర్క్యూట్ కోసం మరొక ఉదాహరణ చూద్దాము z కాబట్టిమీరు ఎటువంటి సమస్యని ఎదుర్కోకుండా ఉండడానికి అనేక ఉదాహరణలు ఇవ్వడం జరిగింది మీరుఏ పుస్తకం చూసినా అంటే మీరు చూసిన ఏ పుస్తకం లో అయినా ఇంతకు మించి వైవిధ్యం ఉన్న సమస్యలు దొరక్కపోవచ్చు కాబట్టిఇదిమీకు చాలా సహాయకరంగా ఉంటుంది కానీACసర్క్యూట్ సింగిల్ ఫేస్ అలాగే3 ఫేస్ మీదఅనేక ఉదాహరణలు ఇవ్వలేదు అనిమరోసారి చెబుతున్నాను ఎందుకంటే ప్రతిదీ మనకు తెలుసు కానీ ఒక విషయం ఏమిటంటే సంక్లిష్ట సంఖ్యలు తో గణన ఎక్కువ సమయం పడుతుంది DC గణన సమయం కన్నా 4 రెట్లు అంతకుమించిన సమయం తీసుకుంటుంది కాబట్టినేనుDC సర్క్యూట్ గురించి వైవిధ్యం ఉన్న ఉదాహరణలు ఇస్తున్నాను మీరు ఎటువంటి పాఠ్య పుస్తకం తెరిచినా అంతకు మించి వైవిధ్యం ఉన్న సమస్యలు దొరకవని నమ్మండి ఇప్పుడు మనము ఈ ఉదాహరణ చూద్దాం కాబట్టిఇప్పుడు ప్రశ్న ఇక్కడ ఉంది టెర్మినల్స్ 1 2ల మధ్య థేవినిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కనుగొనండి ఇప్పుడు థేవినిన్ ఈక్వివలెంట్ ఇవ్వబడుతుంది దాన్ని సులభంగా నార్టన్ ఈక్వివలెంట్ లోకి బదిలీ చేయవచ్చు కాబట్టిఒక ఆధారిత వోల్టేజ్సోర్స్ఉందిఇది 3i మరియు ఇది i ఇటువంటి ఆధారిత వోల్టేజ్సోర్స్ఉంది కాబట్టిఒక వోల్టేజ్సోర్స్ అనుసంధానించాలి ఎందుకంటే అది లేకుండా RTh కనుక్కోలేము కాబట్టిదీని కోసం RTh పొందాలి అక్కడ స్వతంత్ర సోర్స్ లేదు దీన్ని తర్వాత చూద్దాం కాబట్టిదీనిద్వారా వెళ్తే దయచేసి ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ని వర్తింప చేస్తే కాబట్టివోల్టేజ్సోర్స్ఒకవేళV0 ఇచ్చిఉంటే ఈ వోల్టేజ్సోర్స్ V0 ఇవ్వబడుతుంది అంటే ఈ సమయంలో ఈ వోల్టేజ్ సోర్స్ V0 నిజానికి1వోల్ట్ఎందుకంటేఏఎలక్ట్రికల్ మూలకాలు ఇక్కడ అనుసంధానించబడలేదు కాబట్టిఇదిV0 1 వోల్ట్ కాబట్టిఈ సందర్భంలో ఈ i0 కరెంట్ ప్రవేశిస్తుంది మరియు ఈ కరెంట్ V0 6 అవుతుంది V01వోల్ట్ఉంది కాబట్టిప్రాథమికంగా ఇది16ఆంపియర్అవుతుంది మరియుఈ మార్గం లో కరెంట్ ఏమిటని కనుగొంటే ఒకవేళ మనము ఈ మార్గం అనుకుంటే కరెంట్ ఇక్కడ ప్రవేశిస్తుంది ఒకవేళ కరెంట్ ఇక్కడ నుండి బయటకు వెళ్తుంది అని తీసుకుంటే దీని ద్వారా కరెంట్ 16 అవుతుంది ఒకవేళ కరెంట్ ఇక్కడ నుండి బయటకి వెళ్తుంది అని అనుకుంటే మరియు ఈ నోడ్ వద్ద KCL వర్తింప చేస్తే ఈ నోడ్ వద్ద వోల్టేజ్ V0 1 వోల్ట్ ఇది V0 ఇది అయితే ఇది ఇప్పుడు అపసవ్యదిశలో కదిలినట్లైతే మరియు ఈ కరెంట్ i అయితే అప్పుడు అది 3i ఉంటుందిమరియు ఇది టెర్మినల్ కాబట్టి ఇది 3i0 V0 0మరియుV0 1 వోల్ట్అంటే 3i 1 3i0అంటే i3 కాబట్టిఇప్పుడు ఈ నోడ్ వద్ద KCL వర్తింప చేస్తే i0ఈ కరెంట్ i ఈ ప్రవేశించే కరెంట్ మరియు ఈ బయటికి వెళ్లే కరెంట్ కాబట్టి మరియు 16 ఎందుకంటే ఈ ఓల్టేజి ఎందుకంటేV01 మరియునిరోధకత 6 Ω కాబట్టి 16 కాబట్టి ఈ వ్యక్తీకరణ లో i 3పెట్టి పరిష్కరిస్తే అప్పుడు i0 పొందుతారు కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిఇక్కడ i0163 కాబట్టిi0 14ఆంపియర్మరియుRThV0 i0 తీసుకున్నారుV0 1 వోల్ట్ కాబట్టి 114 కాబట్టి 4Ω ఇప్పుడు ఇక్కడసర్క్యూట్ లో స్వతంత్ర సోర్స్ లేదుఇదిఆధారిత సోర్స్ అక్కడఎటువంటి స్వతంత్ర సోర్స్ లేదు కాబట్టి VTh 0 ఉంటుందిఎందుకంటేఏ స్వతంత్ర సోర్స్ లేదుకాబట్టి గతంలో కూడా ఒక ఉదాహరణ చూసాము కాబట్టిVTh 0 ఉంటుంది కాబట్టి ఆ కారణం చేతVTh 0 అవుతుంది ఇది థీవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఒక RTh మాత్రమే ఉంటుందిఎందుకంటే VTh 0 ఉంటుంది ఎందుకంటే ఎటువంటి స్వతంత్ర సోర్స్ లేదు కాబట్టి కాబట్టి దీనితో థేవినిన్ సిద్దాంతం మరియు నార్టన్ సిద్దాంతము నేర్చుకున్నాము కాబట్టిప్రాథమికంగా ఇదిథీవెనిన్ నార్టన్ ట్రాన్స్ఫర్మేషన్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించినప్పుడు ఇన్ని సంవత్సరాల నాఅనుభవం లో విద్యార్థులు సమస్యలని పరిష్కరించేటప్పుడు ముఖ్యంగా థేవినిన్ సిద్దాంతం మరియు నార్టన్ సిద్దాంతం లో సంఖ్యాపరమైన సమస్యల విషయంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు కనుకనేనుఅనేక ఉదాహరణలు పేర్కొన్నాను మరియు ఈ ఉదాహరణలు మీకు థేవినిన్ సిద్దాంతం మరియు నార్టన్ సిద్దాంతం అర్ధం చేసుకోవడంలో చాలా సహాయపడతాయి తరుపరిది మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అంటే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ సిద్దాంతం కనుకమాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం కాబట్టిఅనేక ప్రయోగాత్మక సందర్భాలలో ఒక లోడ్ కి పవర్ ని అందించడానికి ఒక సర్క్యూట్ రూపొందించబడుతుంది ఇక్కడలోడ్ కి పంపిణీ చేసే పవర్ ని పెంచడానికి అనేక అనువర్తనాలు ఉన్నాయి కనుకఈ సందర్భంలోమాక్సిమం పవర్ కనుగొనుటకుథేవినిన్ ఈక్వివలెంట్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టిఒక లీనియర్ సర్క్యూట్ ఒక లోడ్ కు మాక్సిమం పవర్ ను అందించగలదు అంటే మాక్సిమం పవర్ ను కనుగొనడానికి థేవినిన్ ఈక్వివలెంట్ ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఒక లీనియర్ సర్క్యూట్ ఒక లోడ్ కు అందించగలదు కనుక లోడ్ నిరోధకత RL నుసర్దుబాటు చేయవచ్చు అనగా మార్చవచ్చు కాబట్టికేవలంRL ను మాత్రమే మార్చవచ్చు మరియు మిగిలిన సర్క్యూట్ స్థిరంగా ఉంటుంది దీన్నిVTh మరియుRTh తో సూచించవచ్చు ఎందుకంటేమిగిలిన సర్క్యూట్ లో ఒక్క RL తప్ప ఏ పరిమితిని మార్చడం లేదు కనుకఅదిఅలాఉంటే అప్పుడు ఒక సర్క్యూట్ ఇవ్వబడింది అనుకుందాం ఈ సర్క్యూట్ లోVThమరియుRThలోడ్ నిరోధకత అనుసందానించబడింది ఈ గుర్తు ఒక వేరియబుల్ గుర్తు అప్పుడుiL VThRTh RL మరియుఅందువలన లోడ్ RL వద్ద పవర్ ఏమవుతుందంటే PLiL2 RL కాబట్టిఈ సర్క్యూట్ నుండి iLVThRThRL కాబట్టి ఇదిiL2 RL కాబట్టి VThRThRL2RL కాబట్టి ఇది పవర్ వ్యక్తీకరణ ఇచ్చిన సర్క్యూట్ కోసంVTh మరియుRThరెండూస్థిరముగా ఉంటాయిRL మాత్రమే మార్చబడుతుంది ఇప్పుడు PLమరియు RTh యొక్క ప్లాట్ గీస్తే ఆ ప్లాట్ ఇలా ఉంటుంది ఇది0నుండి ప్రారంభమవుతుంది కాబట్టిప్లాట్ ఇలా ఉంటుంది కాబట్టిఇది గరిష్ట బిందువు అంటే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఇది RLRTh అయినప్పుడు జరగవచ్చుమరియుఈ వైపు ఇదిRL మరియుఈ వైపు ఇది PL మరియు ఇది PLmax మరియు ఇది RLRTh అయినప్పుడు కాబట్టిRLRTh అనిఎలాపొందుతారు ఇక్కడఈ వ్యక్తీకరణకి RL పరంగా డెరివేటివ్ తీసుకుంటే కాబట్టిRL 0 మరియు ఇన్ఫినిటీ కి మధ్య మారుతూ ఉండవచ్చు ఒకవేళ dPL dRL 0 అయితే ఈ సమీకరణం సంఖ్య 16 అని ఇచ్చాము ఒకవేళ ఈ డెరివేటివ్ dPL dRL ని 0 కి సమానం చేస్తే అప్పుడు మనకు RLRThevenin వస్తుంది కాబట్టిRLRThevenin ఉన్నప్పుడు పవర్ గరిష్టంగా ఉంటుంది కాబట్టిఈ సమీకరణం లోRLRThevenin అయినప్పుడు ఈ సమీకరణంలోRLRThevenin పెట్టండి ఒకవేళ ఈ సమీకరణంలోRLRThevenin పెడితే అప్పుడు మనకు PLmax VThevenin2 4RThevenin వస్తుంది PLmax VThevenin2 4RThevenin దీనిని మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం చిత్రం 79 లో చూపిన సర్క్యూట్ లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కోసంRL విలువ కనుగొనండి మరియు గరిష్ట పవర్ కూడా కనుగొనండి కనుకమొదటి విషయంRLRThevenin అయినపుడు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఈ సర్క్యూట్ కి VThevenin మరియు RThevenin కనుగొనాలి కనుక ఏదయినాసరే RThevenin పొందిన తర్వాత మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కోసం RL RThevenin అవుతుంది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కనుకదీనిని పొందడానికి RL ని ఓపెన్ చేయాలిమరియు మొదటRL కనుగొనాలంటే కరెంట్ సోర్స్ ను ఆఫ్ స్థితిలో ఉండాలి కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలి మరియు వోల్టేజ్సోర్స్ఆఫ్ స్థితిలో ఉండాలి కాబట్టి దాన్ని షార్ట్ చేయాలి కాబట్టిఈ సందర్భంలోఅలాచేస్తేఅప్పుడు12Ωమరియు6Ω సమాంతరంగా ఉన్నట్లు కనుగొంటారుఅంటే 126126 కాబట్టిఇది728 కాబట్టి 4Ω దీనితో ఈ2Ωమరియు3Ωసిరీస్లో ఉంటాయి కాబట్టిఇది 4 3 2 ఉంటుంది బట్టిఇది RThevenin 9Ω ఉంటుంది మీరు దీనిని చేయవచ్చు అదేవిధంగా థేవినిన్స్ వోల్టేజ్VThevenin కనుగొనవలసి ఉంది కాబట్టిఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టిఇక్కడరెండు మెష్ కరెంట్స్ i1 మరియు i2 తీసుకోండి మరియు పరిష్కరించండి ఈ RThevenin మనముఅది 126 126 కాబట్టి 4Ω దీనితో ఈ2Ωమరియు3Ωసిరీస్లో ఉంటాయి కాబట్టిఇది 4 3 29 Ω ఉంటుంది ఈ సందర్భంలోమెష్ కరెంట్స్ i1 మరియు i2 లను సవ్య దిశ లో తీసుకొంటేకాబట్టిఈ 2 ఆంపియర్ కరెంట్ పైకి వెళ్తుంది మరియు మనము ఈ విధంగా తీసుకుంటున్నాము కాబట్టి i2 2ఆంపియర్ ఉంటుంది కాబట్టిi2 తెలుసు ఇక్కడఈ లూప్ లో KVLని వర్తింప చేసి i2 2ఆంపియర్ ఇవ్వండి కాబట్టిఈ సందర్భంలో అది6 i1 12 మరియు మనము ఇలా వెళ్తున్నాము కాబట్టి 12 0 అవుతుంది i2 2ఆంపియర్కాబట్టిఇక్కడ i2 2ఆంపియర్ పెట్టి i1కోసం పరిష్కరించండి కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి దాని తర్వాత Voc కనుగొంటాము ఇంతకు ముందే RThevenin 9 Ω మరియుi2 2 ఆంపియర్ అని మీకు చెప్పాను మరియు ఆ మెష్లో వర్తింప చేస్తే i1 23ఆంపియర్ అని పొందుతారు అంటే ఈ సర్క్యూట్ లో i1 23ఆంపియర్ పొందుతారు తర్వాత ఏమి తెలుసుకోవచ్చు అంటే VThevenin తెలుసుకోవచ్చు కాబట్టిఈ సందర్భంలో VThevenin పొందే మార్గం కోసం చూస్తున్నాను దానికి చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టిఈ సందర్భంలోఇక్కడ కరెంట్ లేదుఎందుకంటే ఇదిఓపెన్ అయి ఉంది కానీKVL ను ఇలావర్తింప చేయండి ఇదిఇక్కడ చేయండి కాబట్టిఈ విషయంలో ఏం జరగవచ్చు ఒకవేళi2ఈ విధంగా తీసుకుంటే అది 3i2ఆపై6i1ఎందుకంటేమనము ఈ విధంగా తీసుకుంటున్నాముఆపై12 Voc 0 ఉంటుందిఈ మార్గం లోఈ విధంగా వ్రాయగలరు కావాలనుకుంటేఇక్కడైనా మీరు తీసుకోవచ్చు అంటే నన్ను శుభ్రం చేయనివ్వండి మీరు ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ కూడా మీరు పొందవచ్చు సవ్య దిశ లేదా అపసవ్యదిశ లో మీరు తీసుకోవచ్చు అది సమస్య కాదు కాబట్టిఈ సందర్భంలో అది ఏమిఅవుతుంది 3 i2 12 ఇది ఈ విధంగా వెళ్తుంది కాబట్టి 12 Voc మీకుఅదే ఫలితం వస్తుంది కాబట్టి అందువలనఇదే విధంగాఈ సమీకరణం ఈ విషయం కోసం వ్రాస్తే 3i2 VThevenin 12 ఇక్కడఈ సందర్భంలోఅపసవ్యదిశ లో వ్రాయబడింది ఈ సమీకరణం సవ్యదిశ లో వ్రాయబడింది అంటేకేవలంగుర్తు మాత్రమే మార్చబడింది నేను ఏం చెబుతున్నానంటేఇది 3i2 ఇది 12 0 ఉంటుంది ఒకవేళ గుర్తు మార్చితే సవ్యదిశ లేదా అపసవ్యదిశ రెండింటిలో అదే వస్తుంది కాబట్టి దీనితో పరిష్కరించేటప్పుడు VThevenin22వోల్ట్ వస్తుంది కాబట్టిమాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కోసం RLRThevenin 9 Ω కాబట్టిఈ సూత్రం PLmaxVThevenin2 4RL ఉపయోగిస్తే 22249 44వాట్ వస్తుంది ఇదేPLmax చిత్రం 81 లోని సర్క్యూట్ లోఏ నిరోధకత గరిష్ట పవర్ తీసుకుంటుంది మరియు ఆ పవర్ ఎంత కాబట్టిఇక్కడ కూడా అదే విషయం VThevenin మరియు RTheveninతెలుసుకోవాలి ఒకఆధారిత వోల్టేజ్సోర్స్ఉంది ఇదిix కరెంట్ఇక్కడ ఉంది కాబట్టిఆ సందర్భంలో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కోసం ఏమి జరుగుతుంది మనకు తెలుసు PLmaxVThevenin2 4RThevenin ఇక్కడ ఇది ఓపెన్ సర్క్యూట్ Voc మరియు అది ఓపెన్ సర్క్యూట్ చేసిన వెంటనే ఒక విషయం ఏమిటంటే ix ను i లాగే ఉంచండి మునుపటి ix i తో ఇది మారుతుంది నేను దీనిని మార్చలేదు ఎందుకంటే అది కేవలం మీకు అర్ధమవటంకోసమే కాబట్టిఇది VocVThevenin పొందటం కోసం ఇది 4ఆంపియర్కరెంట్ ఇది స్వతంత్ర కరెంట్ సోర్స్ ఇది 10Ωమరియు ఇది 4Ω కాబట్టి దీని ద్వారా కరెంట్ ix కనుగొనాలి ఇదికరెంట్ ix ఇదికరెంట్ విభజన కాబట్టిఇది401040ఈ 4ఆంపియర్కరెంట్ కాబట్టి ప్రాథమికంగా ఇది 3 2 ఆంపియర్ ఉంటుంది కాబట్టిix3 2 ఆంపియర్ కనుక ఇది3 2ఆంపియర్ కాబట్టి ఇది3 2 ఆంపియర్ కరెంట్ అయితే మన ఆసక్తిఏమిటంటేఅది3 2 అయితే i 4 3 2 నేరుగాi 0 8 ఆంపియర్అవుతుంది ఇది నా 0 8 ఆంపియర్ అంటే ఇది 10ix ix3 2ఆంపియర్ కాబట్టి103 232 వోల్ట్ఉంటుందిమరియు ఈ కరెంట్0 8ఆంపియర్ ఇప్పుడు Vocపొందుటకుఇక్కడ KVLవర్తింప చేయండి కాబట్టిఆ సందర్భంలోఅది ఉంటుంది 10ix10ix 32వోల్ట్ ఎందుకంటేటెర్మినల్ మొదటగా వస్తుంది మరియుఈ 0 8ఆంపియర్ కరెంట్ దీని ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి 400 8 ఆపై టెర్మినల్ మొదటగా వస్తుంది కాబట్టి Voc 0 ఇక్కడ నేను ఏ టర్మ్ ను మర్చిపోలేదు అని భావిస్తున్నాను కాబట్టి Voc 64వోల్ట్ నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి దానికి వెళ్లేముందు ఇక్కడ చూస్తేVThevenin ఇక్కడ64వోల్ట్వచ్చింది కాబట్టిఅది ఎలా చేయాలో చెప్పాను ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇదే విధంగా నార్టన్కోసం కూడా కనుగొనవచ్చు నార్టన్అంటేషార్ట్ సర్క్యూట్ చేయాలి ఈ సమస్య లో ఏమీ చెప్పలేదు ఇక్కడ దీన్ని షార్ట్ చేసాము ఇది ix మరియుఇది 10Ωఉంది మరియు ఇది40Ωఉంది మరియు ఇది ఆధారిత వోల్టేజ్ సోర్స్ కాబట్టినార్టన్ వర్తింపచేసినప్పుడుమనము కనుగొనవలసినది iSC అది మనకు ముందే తెలుసు iSC 4ఆంపియర్ దాన్నిఎలా పొందడం కాబట్టిప్రశ్న ఏమిటంటేఇది షార్ట్ చేయబడింది ఇది షార్ట్ చేయబడింది కాబట్టిదీన్నితెలుసుకోవాలి కాబట్టిప్రాథమికంగా ఇదిix| ఇది షార్ట్ చేయబడింది కాబట్టిఈ కరెంట్ ఏ విధంగా విభజన జరుగుతుందో చూద్దాం కాబట్టి మీరు ఈ సర్క్యూట్ లోని 10Ωమరియు40Ωచూస్తే అవి సమాంతరం గా వున్నాయి ఇక్కడ ఒక ఆధారితవోల్టేజ్సోర్స్10 ix| ఉంది ఈ సందర్భంలో ix| ఏమవుతుంది ముందు చెప్పినట్లు ఇది 3 2 ఆంపియర్ ఉంటుంది మరియు 40Ω ద్వారా కరెంట్ 0 8ఆంపియర్ఉంటుంది ఇప్పుడుప్రశ్నఏమిటంటే iSCఎంత ఇది షార్ట్ సర్క్యూట్ మార్గం కాబట్టి iSCఎంతఉంటుంది అది విషయం కాబట్టిప్రశ్న ఏమిటంటే షార్ట్ సర్క్యూట్ చేసిన వెంటనే ఈ4ఆంపియర్ కరెంట్ నిజానికి నేరుగా ఈ షార్ట్ సర్క్యూట్ మార్గం ద్వారా వెళుతుంది ఎందుకంటే ఈ సందర్భంలో అది లేనట్లే ఉంటుంది అంటే ix| 0 ఉంటుందిమరియుi| 0 ఉంటుంది ఇక్కడ ఏమీ ఉండదు కాబట్టి మరియుiSC కేవలం 4ఆంపియర్ఉంటుంది కాబట్టిసాధారణంగా ఏదైనాకరెంట్ షార్ట్ ద్వారా ప్రవహిస్తుంది కానీ అది ఏ ఇతర ఎలక్ట్రికల్ మూలకముల నుండి వెళ్ళదు కాబట్టి ప్రాథమికంగాix| 0 ఉంటుంది కాబట్టి అక్కడ ఏమీలేదుమరియు మొత్తం 4ఆంపియర్ కరెంట్ ఈ విధంగా షార్ట్ సర్క్యూట్లూప్ లో ప్రవహిస్తుంది కాబట్టి isc 4ఆంపియర్ కాబట్టి ఇక్కడకు వస్తే అన్ని విషయాలు వ్రాయబడ్డాయి మీరు వాటిని చదవండి ix| 0 i| 0 ప్రతిదీ వ్రాయబడింది ఒక విషయం ఏమిటంటే షార్ట్ సర్క్యూట్ లేనప్పుడు ఆ సందర్భంలో మాత్రమే కరెంట్ విభజన ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పినట్లు షార్ట్ సర్క్యూట్ ఉన్నప్పుడు అది దేనిని అనుసరించదు అందువలన isc4ఆంపియర్ ఉంటుంది కాబట్టిRThevenin VThevenin isc 64 4 16Ω ఉంటుంది కాబట్టి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కోసంRLRThevenin 16Ω మరియుPLmax VThevenin2 4 RThevenin 64వాట్ కాబట్టి ఇది సమాధానం ఇక్కడ చూడండిమరియుబహుశాఈ అధ్యాయం లో ఇదే చివరి ఉదాహరణ అవ్వవచ్చు ఇచ్చిన సర్క్యూట్ లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కోసం RLమరియు PLmax కూడా కనుగొనండి కాబట్టిఎక్కువగావివరించను చాలా ఉదాహరణలు వివరించాను ఈ వీడియో కోర్స్ లో సుమారు 30 ఉదాహరణలు వివరించాను ఇది చాలా సుదీర్ఘ ప్రక్రియ కాబట్టిఇక్కడ0 1Vx ఇక్కడVx ఉంది మరియుమాక్సిమం పవర్ కనుగొనాలి దీని కోసం RL RThevenin మరియుVocVThevenin కాబట్టి ఇదిiy దిశ ఇదిix దిశ ఇది Vx ఇవన్నీ ఇవ్వబడ్డాయి మరియు ఇది నోడ్ A ఇక్కడ మనము KCL వర్తింప చేస్తాము ఇదిషార్ట్ సర్క్యూట్ ఇది మీ నార్టన్సర్క్యూట్ మరియు ఇదిషార్ట్ సర్క్యూట్ అనిచూడవచ్చు ఇది RTheveninఇది ఓపెన్ సర్క్యూట్ నార్టన్కోసం ఇది షార్ట్ సర్క్యూట్ చేస్తాము ఇది మీకు థీవెనిన్మరియునార్టన్గురించి చెప్పాలని చూపించాను తరువాతఈ రెండు సర్క్యూట్లని చూడండి ఇది VThevenin కోసంమరియుఇదిiనార్టన్ కోసం ప్రతిదీ మీకు వివరించాను మీరు దాన్నిచదవండి నేను ఇక్కడ వివరించడం లేదు ఇది చివరిదిమరియు అన్ని వివరాలు ఇక్కడ వివరంగా వ్రాయబడ్డాయి మరియు ఇప్పుడు ప్రతిదీ మీకు అర్ధమవుతుంది ఎందుకంటేసమయంఇది ఎక్కువ సమయం పడుతోంది ఆ నోడ్ వద్ద KCL వర్తింప చేయమని చెప్పానుమరియు దీనిని పరిష్కరించేటప్పుడు మనకు Vx25 64 వోల్ట్ వస్తుంది మరియు సమస్య లో చూస్తే VThevenin 3Vx అవుతుంది 92 వోల్ట్ఉంటుంది మరియుix Vx46 4ఆంపియర్మరియు iy 3 846 ఆంపియర్ కనుకటెర్మినల్స్12షార్ట్సర్క్యూట్చేస్తే Vx 0 అవుతుంది అంటే 412Ω ఉంది 1నిమిషంఅదిVx 0 కాబట్టిఇది నిజానికి ఇక్కడ సర్క్యూట్ చూడండి ఉందిVxసహజంగా 0 ఉంది ఇక్కడ ఒక తప్పు ఉంది నిజానికి అది8Ω ఉంది కాబట్టిఇది 48Ω12Ω అవుతుంది ఇది వ్రాత లోపం కాబట్టి నన్ను స్పష్టం చేయనివ్వండి మరియు RThevenin VTheveninisc 4 615Ω అవుతుంది కాబట్టి వివరించడానికి ఎక్కువ గా ఏమీ లేదు ఎందుకంటే చాలా విషయాలు మనము చూశాము కాబట్టి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కోసంPLmax VThevenin2 4 RThevenin కాబట్టి 76 మొత్తం30లేదా31సమస్యలని చేసాము కాబట్టి మీకు అభ్యాసం ఇవ్వలేదు ఇక్కడ చాలా అభ్యాస సమస్యలు ఉన్నాయి కానీ నేను ఇవ్వడంలేదు వివిధ రకాలైన సమస్యలని మనము పరిష్కరించాము మీకు చెప్పేటప్పుడు ప్రతి సమస్య ని పరిష్కరించే ముందు ఎన్నో విషయాలని చూశాము ఆపై DC ట్రాన్సియంట్ గురించి నేర్చుకోవలసి ఉంటుంది కాబట్టి కెపాసిటర్లు మరియు ఇండక్టర్లు గురించి నేర్చుకోవలసి ఉంటుంది దీనికి వెళ్ళటానికి ముందు రెండువిషయాలు చెప్పాలనుకుంటున్నాను ఏ పుస్తకం అయినా తీసుకొనిచాలాసాధన చేయండి ఈ కోర్స్ లో 75నుండి80శాతంప్రాథమికంగా ఎలక్ట్రిక్ సర్క్యూట్ సిద్దాంతం గురించి ఉంటుంది మరియు అన్ని మంచి పుస్తకాలు ఈ కోర్స్ లో ఇవ్వబడ్డాయి కాబట్టి ఎదో ఒక పుస్తకం తీసుకొని ఎక్కువ సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ కోర్స్ లో ప్రధానంగా సమస్యలు ఉంటాయి కాబట్టి వివిధ రకాల సమస్యలని ప్రయత్నించండి మరియు ప్రాథమిక మూల సిద్దాంతాలను అర్ధం చేసుకోవాలి నేను ఏదయినా గణన లో లోపం చేస్తే నా దృష్టి కి తీసుకురండి నేను వాటిని సరిదిద్దుకుంటాను నాకు మెయిల్ చేయటం కోసం సంకోచించవద్దు లేదా మీ ప్రశ్నలను ఫోరమ్ లో అడగండి నేను సమాధానాలు ఇస్తాను కాబట్టితదుపరికెపాసిటర్ మరియు ఇండక్టర్లకు రండికాబట్టిమునుపటి అధ్యయనం లోఅనేక చోట్లనేను 'పుస్తకం లో అని వ్రాసాను కానీ'పుస్తకం' ఎప్పుడూరాసి ఉండలేదు కాబట్టిదయచేసిపుస్తకం అనే పదాన్ని ఒక చాఫ్టర్ అనిచదవండి కాబట్టిమునుపటి చాఫ్టర్స్ లో నిరోధకతలు మరియు సోర్సెస్ ఉన్న సర్క్యూట్లను అధ్యయనం చేశారు ఇప్పటి వరకు నిరోధకతలు మరియు ఆధారిత స్వతంత్ర వోల్టేజ్ లేదా కరెంట్ సోర్సెస్ గురించి చదివారు ఇప్పుడు ఈ చాప్టర్ లో కెపాసిటర్ మరియు ఇండక్టర్ అనే రెండు క్రొత్త సర్క్యూట్ మూలకాలను మీకు పరిచయం చేస్తున్నాను కాబట్టి దీని తరువాత ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ గురించి చదువుతాము ఎందుకంటే కెపాసిటర్ మరియు ఇండక్టర్ గురించి AC సర్క్యూట్స్ కోర్స్ లో నేర్చుకుంటాము కాబట్టి ఈ చాప్టర్ లో మొదటకెపాసిటర్ మరియు ఇండక్టర్ అనే రెండు క్రొత్త సర్క్యూట్ మూలకాలను మీకు పరిచయం చేస్తున్నాను నిరోధకతలు ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉష్ణరూపం లోకి మారుస్తాయి కానీకెపాసిటర్లు మరియు ఇండక్టర్లు ఎనర్జీ ని నిల్వ చేసుకునే మూలకాలు మీరు వాటిలో ఎనర్జీ ని నిల్వ చేయవచ్చు కానీ అవి ఎనర్జీ ని తమంతట తాముగా నిల్వ చేసుకోలేవు కాబట్టి వాటిని పాసివ్ ఎలిమెంట్స్ అంటారు కెపాసిటర్లు మరియు ఇండక్టర్లు ఎనర్జీ ని నిల్వ చేసుకుంటాయి ఈ ఎనర్జీ ని మనము తర్వాత తిరిగి పొందవచ్చు కాబట్టికెపాసిటర్లు మరియు ఇండక్టర్లు ఎనర్జీ ని ఉత్పత్తి చేయలేవు కేవలం వీటిలో నిల్వ చేసుకున్న ఎనర్జీ ని మనము తిరిగి పొందవచ్చు అందువలన నిరోధకాలు కెపాసిటర్లు మరియు ఇండక్టర్లు వీటిని పాసివ్ ఎలెమెంట్స్ అంటాము కాబట్టికెపాసిటర్లు మరియు ఇండక్టర్లు కూడా పాసివ్ ఎలెమెంట్స్ ఎందుకంటేఅవి తమంతట తాముగా ఎనర్జీ ని ఉత్పత్తి చేయలేవు కానీ అవి ఎనర్జీ ని నిల్వ చేసుకుంటాయిదీనినితర్వాత తిరిగి పొందవచ్చు అందుకే కొన్నిసార్లు వీటిని మెమరీ ఉన్న ఎలెమెంట్స్ అంటాము ఎందుకంటే ఇవి ఎనర్జీ ని నిల్వ చేయగలవు అందువల్ల ఇవి పాసివ్ ఎలెమెంట్స్ గా ఉన్నాయి కాబట్టిమనము ఏమి నేర్చుకున్నామంటే ఐడియల్ కెపాసిటర్ వద్ద వోల్టేజ్ కరెంట్ యొక్క టైం ఇంటెగ్రల్ కి అనులోమానుపాతంలో ఉంటుంది దీనిని మనము ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్రం లో కూడా నేర్చుకున్నాము మరియు ఐడియల్ ఇండక్టర్ వద్ద వోల్టేజ్ కరెంట్ యొక్క టైం డెరివేటివ్ కి అనులోమానుపాతంలో ఉంటుంది దీనిని కూడా మనముఉన్నత పాఠశాలలో ఎలక్ట్రిసిటీ అధ్యాయం లో నేర్చుకున్నాము కాబట్టికెపాసిటన్స్ మరియు ఇండక్టెన్స్ మీద ఆధారపడి కొన్ని రకాల ట్రాన్స్ డ్యూసర్లు ఉన్నాయి ఈ అధ్యాయం చదివిన తర్వాత మనంమునుపటి అధ్యాయం లో నేర్చుకున్న ప్రాథమిక సర్క్యూట్ విశ్లేషణ పద్దతి ఇండక్టెన్స్ మరియు కెపాసిటన్స్ కలిగిన సర్క్యూట్స్ కివర్తింప చేయవచ్చు కాబట్టినేను దానిని శుభ్రంచేస్తాను అంటే ఒక కెపాసిటర్ ఎనర్జీ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో నిల్వ చేసుకుంటుంది కాబట్టికెపాసిటర్లు అత్యంత సాధారణ ఎలక్ట్రికల్ కాంపోనెంట్లు మరియు వాటిని పవర్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ కంప్యూటర్లు మరియు ఎలక్ట్రానిక్స్ లో విస్తృతంగా ఉపయోగిస్తారు ప్రాథమికంగా కెపాసిటర్లురెండు కండక్టింగ్ ప్లేట్లను వేరు చేయడం ద్వారానిర్మించబడతాయి ఈ ప్లేట్లు సాధారణంగాలోహం తో చేయబడి పై పూతగా ఇన్సులేటింగ్పదార్థాన్ని కలిగి ఉంటాయి అనేకఅనువర్తనాలలో కండక్టింగ్ ప్లేట్లు అల్యూమినియం ఫాయిల్ అయి ఉండవచ్చు మరియుకండక్టింగ్ ప్లేట్ల మధ్య ఇన్సులేటింగ్ మెటీరియల్ ను విద్యుద్వాహకము అంటారు ఇది ఎయిర్సిరామిక్ పేపర్ మైకా పాలిస్టర్ పాలీప్రొపెలీన్లేదా ఇతర పదార్థాలు విద్యుద్వాహకము మెటీరియల్ కు ఉదాహరణలు కాబట్టి వాస్తవానికి రెండు కండక్టింగ్ ప్లేట్లు మరియువాటి మధ్యవిద్యుద్వాహకము అనగా ఇన్సులేటింగ్ మెటీరియల్ నుకలిగిఉంటుంది 5వ అధ్యాయంలో చిత్రం1 కాబట్టి మేముదీనిని చిత్రం5 1 అంటాము ఇది సమాంతర ప్లేట్ కెపాసిటర్ దీనిని చూడండి కాబట్టిఇది పార్లల్ ప్లేట్ కెపాసిటర్ సాధారణ రేఖా చిత్రందీనినిచేతితో గీశాను కాబట్టి ఇది విద్యుద్వాహకము మరియు ఇవి పైన మరియు క్రింద ఉన్న కండక్టింగ్ ప్లేట్లు మరియు ఈ రెండు ప్లేట్ల మధ్యలో విద్యుద్వాహకము ఉంది ఏ పుస్తకం లో నైనా ఈ రేఖా చిత్రం ఉంటుంది కాబట్టిపార్లల్ ప్లేట్ కెపాసిటర్ విద్యుద్వాహక లేయర్ తో వేరు చేయబడిన రెండు కండక్టింగ్ ప్లేట్లను కలిగి ఉంటుంది